ఇప్పుడు కేవలం ఒక నిమిషంలో ఇవన్నీ చూద్దాం నామకరణం క్రింద ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ప్రత్యయం యొక్క అర్ధాన్ని చూడవచ్చు ఇది మీ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాబట్టి ఈ విధంగా మీరు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి L1 అనేది కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రతీది ఇవ్వబడుతుంది అన్నింటి నామకరణం ఇవ్వబడుతుంది కాయిల్2 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L2 కాయిల్ 1 యొక్క టర్న్స్ సంఖ్య N1 ఇవ్వబడింది కాయిల్ 2 టర్న్స్ సంఖ్య N2 ఇవ్వబడింది ∅1 అనేది కాయిల్ 1 నుండి ఉద్భవించే మాగ్నెటిక్ ఫ్లక్స్ మరియు ∅11 అనేది ∅1 యొక్క ఒక భాగం కాయిల్ 1 తో అనుసంధానించబడి ఉంటుంది నేను చెప్పాను మరియు ∅12 అనేది ∅1 యొక్క మరొక భాగం కాయిల్ 1 మరియు కాయిల్ 2 తో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి అందువల్ల ఫ్లక్స్ ∅1 ∅11 ∅12 అవుతుంది ఇప్పుడు 2 కాయిల్స్ భౌతికంగా వేరు చేయబడినప్పటికీ అవి అయస్కాంత పరంగా కలిసి ఉంటాయి ఎందుకంటే ఫ్లక్స్ యొక్క కొంత భాగం ఇతర కాయిల్ను కూడా కలుపుతుంది మొత్తం ఫ్లక్స్ ∅1 కాయిల్ 1 తో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి కాయిల్ 1 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ v1 N1 d ∅1 dt ఎందుకంటే ∅1 ∅11 ∅12 కాబట్టి మొత్తం ∅1 కాయిల్ 1 ను కలుపుతుంది కాబట్టి కాయిల్ 1 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ v1 విలువ N1 d∅1dt లేదా ఫ్లక్స్ ∅12 కాయిల్2 కుమాత్రమే అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి కాయిల్ 2 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ v2 విలువ N2 d ∅12 dt అవుతుంది ఈ రేఖాచిత్రం ఈ రేఖాచిత్రం v2 ఈ టర్న్స్ సంఖ్య N2 d ∅12 dt అవుతుంది ఎందుకంటే ∅12 కాయిల్ 2 ను లింక్ చేయాలనుకుంటుంది కాబట్టి అది v2 N 2d∅12 dt అవుతుంది ఇప్పుడు ఫ్లక్స్ కాయిల్ 1 లో ప్రవహించే కరెంట్ i1 కారణమవుతున్నందున వల్ల v1 మనం వ్రాయగలము ఎందుకంటే కరెంట్ i1 కారణం వల్ల ఫ్లక్స్ ∅1 ఎందుకంటే కాయిల్ 2 కు ఏ కరెంట్ మూలం కనెక్ట్ చేయబడలేదు కాబట్టి చైన్ రూల్ ప్రకారం v1 N 1d ∅1d i 1d i 1dt అని వ్రాయవచ్చు ఇది L1d i 1dt అని వ్రాయవచ్చు కాబట్టి దీని అర్థం L1 వాస్తవానికి N 1d ∅1d i 1 ఇది వాస్తవానికి కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇది కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ అవుతుంది ఇప్పుడు అదేవిధంగా v2 సందర్భం లో v2 సందర్భం మనం చైన్ రూల్ మళ్ళీ వ్రాయవచ్చు దీని ప్రకారం v2 N 2d ∅12d i 1d i 1dt t ఇది వాస్తవానికి ఇది వాస్తవానికి మ్యూచువల్ ఇండక్టెన్స్ కాబట్టి N 2d ∅12d i 1 మన ము M 21d i 1dt ఇక్కడ వ్రాస్తున్నాము M 21 N 2d ∅12d i 1 ఇది వాస్తవానికి మ్యూచువల్ ఇండక్టెన్స్ కాబట్టి కాయిల్ 1 కు సంబంధించి కాయిల్ 2 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 ఇది ప్రత్యయం యొక్క అర్థం కాబట్టి ఇక్కడ సబ్స్క్రిప్ట్ 2 1 ఇండక్టెన్స్ M21 దీని అర్థం కాయిల్ 2 లో ప్రేరేపించబడిన వోల్టేజ్ను కాయిల్ 1 లోని కరెంట్తో సంబంధం కలిగి ఉందని సూచిస్తుంది కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి కాయిల్ 2 వద్ద ఓపెన్ సర్క్యూట్ మ్యూచువల్ వోల్టేజ్ లేదా ప్రేరిత వోల్టేజ్ v2M 21d i 1dt అవుతుంది ఎందుకంటే వాస్తవానికి కరెంట్ i1 వాస్తవానికి ఫ్లక్స్ ∅1 ను సృష్టిస్తుంది మరియు ఫ్లక్స్ యొక్క కొంత భాగం కాయిల్ 2 కు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి v2M 21d i 1dt అవుతుంది v2M 21d i 1dt ఇది ఇతర కాయిల్ లో ఫ్లక్స్ కారణంగా ప్రేరేపిత వోల్టేజ్ కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ఈ వైపు కరెంట్ i2 తో ఉత్తేజపరిస్తే మరియు ఈ వైపు v1 L1 L2 అని అనుకుంటే ఇక్కడ కూడా ∅2 మొత్తం ఫ్లక్స్ ఇంతకు ముందు చెప్పనట్లే మొత్తం ఫ్లక్స్∅2 ∅21 ∅22అవుతుంది కాబట్టి ఫ్లక్స్ ∅2 యొక్క కొంత భాగం ఈ కాయిల్ 1 ను కలుపుతుంది మరియు దీనిని ∅21 అని పరిగణిస్తారు కానీ ఈ ∅2 ∅22 మరియు ∅ 21 అప్పుడు రెండూ ఉంటాయి కానీ ఇది మొత్తం ఫ్లక్స్ అవుతుంది కాబట్టి ఈ ∅22 మరియు ∅21 రెండూ కాయిల్ 2 ను కలుపుతాయి మరియు ఇది వోల్టేజ్ v2 ఇది మునుపటిలాగా ఉంటుంది ఇది కాయిల్ 2 కు సంబంధించి కాయిల్ 1 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M12 అవుతుంది కాబట్టి ఇది మునుపటిలాగా ∅2 ∅21 ∅22 గా ఉంటుంది v2 విలువ కాయిల్ 2 టర్న్స్ సంఖ్య N 2d ∅2dt అంటే చైన్ రూల్ ప్రకారం N 2d ∅2d i 2d i 2dt కాబట్టి ఇది L 2d i 2dt కాబట్టి L 2 కాయిల్ 2 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ అని ప్రధానంగా చెప్పబడింది మరియు ఆ ఫ్లక్స్ లింకింగ్ వల్ల అంటే కాయిల్ 2 లోని కరెంట్ కారణంగా కాయిల్ 1 లోప్రేరేపించే వోల్టేజ్ v1 కాబట్టి చైన్ రూల్ ప్రకారం v1 N 1d ∅21dt N 1d ∅21d i 2d i 2dt కాబట్టి ఈ భాగం ఈ భాగం M12 అంటే di2 dt కాబట్టి v1 M 12d i 2dt అవుతుంది కానీ M12 మరియు M12 సమానంగా ఉంటాయి అంటే M12 M21 M ఇది భిన్నంగా ఉండకూడదు ఈ విధంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఒకే విధంగా ఉండాలి కాబట్టి M నిజానికి M12 M21 ఇక్కడ సమీకరణ సంఖ్యలను వ్రాయలేదు దశల వారీగా అర్థమయ్యేలా చేయండి ఇప్పుడు నేను వ్రాసిన విషయం ఏమిటంటే ఇండక్టర్స్ లేదా కాయిల్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పరస్పర అనుసంధానంమ్యూచువల్ కప్లింగ్ ఉనికిలో ఉంటుంది మరియు సర్క్యూట్లు వేర్వేరు సమయం తో మారే మూలాల ద్వారా నడపబడుతున్నాయని గుర్తుంచుకోండి కాబట్టి DC లో ఇండక్టర్స్ షార్ట్ సర్క్యూట్ గా పనిచేస్తాయని నేను గుర్తుచేస్తున్నాను కాబట్టి అందుకే ఇది వ్రాయబడిందని గుర్తుంచుకోండి ఇండక్టర్స్ లేదా కాయిల్స్ దగ్గరగా ఉన్నప్పుడు మరియు వేర్వేరు సమయం తో మారే మూలాల ద్వారా నడిచేటప్పుడు మాత్రమే మ్యూచువల్ కప్లింగ్ ఉంటుంది ఇప్పుడు మ్యూచువల్ వోల్టేజ్ యొక్క ధ్రువణత మారుతూ ఉంటుంది ఇది పరస్పర వోల్టేజ్ యొక్క ధ్రువణత లేదా అయినా M didt ని కనుగొనడం అంత సులభం కాదు ఎందుకంటే నాలుగు టెర్మినల్స్ ఉంటాయి కాయిల్ 1 వైపు వోల్టేజ్ టెర్మినల్ మరియు కాయిల్ 2 వైపు కూడా కాబట్టి నాలుగు టెర్మినల్స్ ఉంటాయి M di dt యొక్క సరైన ధ్రువణత ఎంపిక రెండు కాయిల్స్ భౌతికంగా చుట్టబడిన విధానాన్ని లేదా ప్రత్యేకమైన మార్గాన్ని పరిశీలించడం ద్వారా మరియు రైట్ హ్యాండ్ రూల్ తో కలిపి లెన్స్ నియమాన్ని వర్తింపజేయడం ద్వారా చేయబడుతుంది ఇది చాలా కష్టం మన సర్క్యూట్ విశ్లేషణ కోసం మనం ఏమి చేస్తాం సర్క్యూట్ విశ్లేషణలో మాగ్నెటిక్ సర్క్యూట్ విశ్లేషణలో డాట్ కన్వెన్షన్ను వర్తింపజేస్తాము ఈ విషయంలో డాట్ కన్వెన్షన్ను వర్తింపజేస్తాము ఈ కన్వెన్షన్ ద్వారా కరెంట్ అనేది కాయిల్ యొక్క చుక్క పరిగణించబడిన టెర్మినల్లోకి ప్రవేశిస్తే అయస్కాంత ప్రవాహం యొక్క దిశను సూచించడానికి రెండు అయస్కాంత కాయిల్స్ యొక్క ఒక చివరన చుక్కను ప్రతి సర్క్యూట్లో ఉంచుతారు ఇప్పుడు ఇది డాట్ కన్వెన్షన్ను ఉపయోగిస్తుందని పరిగణించండి ఇది డాట్ అని పరిగణించండి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం డాట్ ఇక్కడ ఉంటే డాట్ ను ఇక్కడ పరిగణించండి మరియు ఇక్కడ కూడా డాట్ ఉంది ఇక్కడ కూడా డాట్ ఉంది మరియు డాట్ యొక్క ఉదాహరణ పరిగణించడం కాయిల్స్ ఇక్కడ నుండి చుట్టవచ్చు లేదా కాయిల్స్ ఇక్కడ నుండి కూడా చుట్టవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కరెంట్ i1 దిశ మరియు i2 ఈ దిశలో ఉంటాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే లేదా ఎలా తీసుకోవాలి ఇప్పుడు కరెంట్ ప్రవేశిస్తుంది ఇప్పుడు కాయిల్ ను ఇలా పట్టుకోండి కాయిల్ని పట్టుకోండి కరెంట్ దిశలో ఈ విధంగా పట్టుకోండి దీనిని ఫ్లక్స్ అని పిలుస్తారు ఇది ఫ్లక్స్ యొక్క దిశ అవుతుంది కాబట్టి ఈ కాయిల్ 1 వాస్తవానికి ∅1 ∅11 ∅12 ఎందుకంటే ఇది దిశ చివరికి ఇది తీసుకుంటున్న దిశ ఆ కాయిల్లోని కరెంట్ దిశ కరెంట్ ఈ దిశలో ఉంటుంది అందుకే ఈ దిశ లో కాయిల్ చుట్టబడింది కాబట్టి దాన్ని పట్టుకోండి మరియు కరెంట్ దిశలో ఈ కాయిల్ను పట్టుకోండి మరియు బొటనవేలు కరెంట్ మరియు ఇది ఫ్లక్స్ దిశను సూచిస్తుంది కాబట్టి ఇది ∅12 బయటకు వస్తోంది మరియు ఇది కూడా ఈ విధంగా వెళ్తుంది ఇది బయటకు వస్తోంది ఎందుకంటే ఇది కాయిల్ 1 ను కలుపుతుంది ∅11 మరియు దీనిలో కొంత భాగం ఇక్కడకు వచ్చి కాయిల్ 2 ను లింక్ చేస్తుంది అదేవిధంగా ఈ వైపు కూడా కరెంట్ i2 డాట్ నుండి ప్రవేశిస్తుంది ∅2 ∅21 ∅22 ఇక్కడ కూడా ఇలా చేస్తే కరెంట్ ఈ దిశలో వెళ్తుంది మరియు ఈ కాయిల్ని కరెంట్ దిశలో పట్టుకోండి మరియు ఈ వేలు ఇలా చూపిస్తుంది ఇది దిగువకు వస్తుంది ఈ చిత్రంలో ఇది దీని దిగువ వైపు వస్తుంది అంటే దీని నుండి ఫ్లక్స్ బయటకు వస్తోంది దీని నుండి బయటకు వస్తోంది అందుకే ఇది విషయం మరియు అందుకే ఇది ఫ్లక్స్ దిశ అవుతుంది ఇప్పుడు ఇది వాస్తవానికి ∅2 ∅12మరియు ∅21 రెండూ ఒకే దిశలో ఉంటాయి కూడిక అవుతుంది కాబట్టి ∅21 వాస్తవానికి ఈ కాయిల్ను మరియు ∅21 మొత్తం మరియు ∅2 ∅22 ∅21 ఇది మొత్తం కాయిల్ 2 కు లింకింగ్ అయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా డాట్ కన్వెన్షన్ ను అర్థం చేసుకోవాలి కాబట్టి అది ఇలా ఉంటే డాట్ కన్వెన్షన్ యొక్క ఉదాహరణ మనం దీన్ని ఎలా చేస్తాం కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఈ ఫ్లక్స్ యొక్క దిశ విషయాలు ఎలా వచ్చాయో అర్థం అయిందని ఆశిస్తున్నాను కాయిల్ వైపు చూడండి కరెంట్ యొక్క ఆ దిశను చూడండి కాయిల్ ను కరెంట్ దిశలో పట్టుకోండి మరియు బొటనవేలు యొక్క దిశ లో ఫ్లక్స్ ఉంటుంది మరియు ఈ వైపు వోల్టేజ్ ఈ వైపు వోల్టేజ్ v2 ఇవ్వబడింది మీరు దీన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను కాబట్టి ఈ చుక్కను ఉపయోగించి పరస్పర వోల్టేజ్ యొక్క ధ్రువణత ను నిర్ణయించవచ్చు ఈ విధంగా చుక్కలు ఉపయోగించబడతాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే డాట్ కన్వెన్షన్ ఈ క్రింది విధంగా చెప్పబడింది ఒక కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్లోకి కరెంట్ ప్రవేశిస్తే రెండవ కాయిల్లోని మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ ధ్రువణత రెండవ కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్లో పాజిటివ్ గా ఉంటుంది నేను ఆ చిత్రానికి మరియు ఇతర విషయాల కు వస్తాను ఒక కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్లోకి కరెంట్ ప్రవేశిస్తే రెండవ కాయిల్లోని మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ ధ్రువణత రెండవ కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఒక కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ను కరెంట్ వదిలివెళ్తే రెండవ కాయిల్లోని మ్యూచువల్ వోల్టేజ్ యొక్క రిఫరెన్స్ ధ్రువణత రెండవ కాయిల్ యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద నెగటివ్ గా ఉంటుంది ప్రస్తుతానికి దీనికి వస్తే చిత్రం 10 లో ఈ కరెంట్ 2 కాయిల్స్ ఉన్నాయి అక్కడ డాట్ చూపించబడ్డాయి ఈ చుక్కలు చూపించబడ్డాయి ఇక్కడ కరెంట్ i1 ప్రవేశిస్తోంది మరియు ఈ కాయిల్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ M చే చూపబడింది ఇది M మ్యూచువల్ ఇండక్టెన్స్ మరియు దీనిని M di1dt గా వ్రాయాలి ఎందుకంటే కరెంట్ i1 మరియు మ్యూచువల్ వోల్టేజ్ ఈ M di1dt ప్రేరేపిస్తుంది ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ మేము M12 లేదా M12 రాయడం లేదు ఎందుకంటే M21 M21 M ఇప్పుడు చిత్రం 10 లో మ్యూచువల్ వోల్టేజ్ v2 యొక్క గుర్తు v2 యొక్క సూచన ధ్రువణత మరియు i1 యొక్క దిశ ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ ఎక్కడైతే ప్రవేశిస్తుందో ఇది రిఫరెన్స్ ధ్రువణత గా ఇవ్వబడుతుంది మరియు కరెంట్ డాట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఇది రిఫరెన్స్ ధ్రువణత డాట్ రిఫరెన్స్ లో ఇక్కడ ధ్రువణత గా గుర్తించబడింది కాబట్టి ఇది వాస్తవానికి v2 M di1dt కాబట్టి ఇది వాస్తవానికి సంకేతంM di1dt తదుపరిది కాబట్టి ఇక్కడ v2 యొక్క సూచన ధ్రువణత మరియు i1 యొక్క దిశ ద్వారా నిర్ణయించబడుతుంది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు i1 కాయిల్ 1 యొక్క డాటెడ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి i1 వాస్తవానికి డాట్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ i1 వాస్తవానికి డాటెడ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మరియు v2 కాయిల్ 2 యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటుంది పరస్పర వోల్టేజ్ M di1dt ఇది మా రిఫరెన్స్ ధ్రువణత ఇది రిఫరెన్స్ ధ్రువణత ఉంటుంది కాబట్టి డాట్ వాస్తవానికి ఇది రిఫరెన్స్ ధ్రువణత తీసుకుంది మరియు డాట్ కూడా రిఫరెన్స్ కాబట్టి ఈ v2 M di1dt అందుకే కాయిల్ 2 యొక్క డాట్ టెర్మినల్ వద్ద ఆ v2 పాజిటివ్ అని వ్రాయబడింది కాబట్టి మ్యూచువల్ వోల్టేజ్ M di1dt కాబట్టి కాయిల్ 1 యొక్క డాటెడ్ టెర్మినల్లోకి ప్రవేశించే i1 మరియు v2 కాయిల్ 2 యొక్క డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటుంది ఇప్పుడు మ్యూచువల్ వోల్టేజ్ M di1dt ఇప్పుడు తదుపరిది రెండవ రేఖాచిత్రం కాబట్టి డాట్ ఇక్కడ ఉంది మరియు డాట్ ఇక్కడ ఉంది అని పరిగణించండి కాబట్టి కరెంట్ ఈ డాట్లోకి ప్రవేశిస్తుంది కానీ ఈ సందర్భంలో ఇక్కడ రిఫరెన్స్ ధ్రువణతలో ఇది ఉంది ఈ డాట్ రిఫరెన్స్ ధ్రువణతకు ఉంచబడుతుంది కాబట్టి v2 విలువ M di1dt అవుతుంది కరెంట్ డాట్ లోకి ప్రవేశిస్తున్నప్పటికీ డాట్ ఇక్కడ v2 కొరకు రిఫరెన్స్ ధ్రువణత ఈ విలువ M di1dt గా ఉంటుంది రెండు కరెంట్ లు ఇంజెక్ట్ చేయబడినాయి మనం తరువాత చూస్తాము ఇప్పుడు అదేవిధంగా ఈ వైపు కూడా కరెంట్ i2 కరెంట్ i2 ఇక్కడ ప్రవేశిస్తోంది కానీ డాట్ ను వదిలి వెళ్తుంది ఇది కరెంట్ i2 ఇక్కడ చూడండి కరెంట్ i2 వాస్తవానికి డాట్ ను వదిలి వెళ్తుంది కానీ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ రిఫరెన్స్ ధ్రువణత ఇది ఇక్కడ రిఫరెన్స్ ధ్రువణత మరియు ఇక్కడ ఇది కానీ కరెంట్ డాట్ ను వదిలివెళ్తుంది అందుకే ఇక్కడ ఉంది ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి కరెంట్ డాట్ ను వదిలి వెళ్ళడానిని చూడవచ్చు కాబట్టి దీని అర్థం ఇది మరొక విషయం ఏమిటంటే ఇది M di2dt ఎందుకంటే ఇక్కడ కరెంట్ i2 కానీ ఇక్కడ కరెంట్ అంటే ఆ డాట్ ఇక్కడ ఉంచినట్లయితే ఇక్కడ అవకాశం ఉంది డాట్ ఇక్కడ ఉంటే అది M di2dt గా ఉంటుంది అనుకుందాం కాని ప్రశ్న ఏమిటంటే ఇక్కడ కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది ఇది డాట్ ను వదిలి వెళ్తుంది డాట్ లోకి ప్రవేశించడం లేదా డాట్ ను వదిలివేయడం చూడాలి కానీ రిఫరెన్స్ ధ్రువణత ఈ వైపు అయినప్పటికీ కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది కాబట్టి ఇది M di2dt అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ సందర్భంలో ఇక్కడ కరెంట్ చూస్తే వాస్తవానికి ఈ i2 డాట్ ను వదిలి వెళ్తుంది మరియు డాట్ ఇక్కడ కూడా సూచన ధ్రువణత కూడా గా ఉంది మరియు కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది అంటే ఇది అవుతుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే నేను ఒక విభిన్న నియమాన్ని చెబుతాను ఉదాహరణకు ఈ గుర్తు అనుకుందాం దీనిని గా గుర్తించండి కాబట్టి ప్రశ్న ఏమిటంటే రెండు చుక్కలు ఇక్కడ ఉంటే అది గా ఉంటుంది ఈ రెండింటిలో ఇది ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ ఉంటే కాబట్టి ఇది లేదా కాబట్టి ఇది ఇలా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ ఉంటే లేదా ఇక్కడ ఉంటే అది కాబట్టి అది గుర్తు అవుతుంది మరియు అది గా ఉంటే అది గుర్తు అవుతుంది కాబట్టి అందుకే ఇది గుర్తు ఈ విధంగా సులభంగా గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఈ నియమం ఎక్కడ చెప్ప లేదు ఇది మనస్సులో ఉంచుకోండి చాలా సులభం గా కనుగొనవచ్చు రెండు డాట్ లను చూడండి నేను ఇక్కడ ఈ విషయం చూడండి ఇది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ కరెంట్ టెర్మినల్ ను వదిలి వెళ్తుంది రిఫరెన్స్ డాట్ ఇది ఫ్లక్స్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే అది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ మరియు ఇక్కడ తప్పక ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి అదేవిధంగా డాట్ ఇక్కడ ఉంటే మరియు డాట్ ఇక్కడ ఉంటే ఇది మళ్ళీ అవుతుంది అది అవుతుంది కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు మరొక చిత్రం 2కి వస్తే ఇక్కడ చూస్తే ఇది గుర్తు పెడితే ఇది ఇది కాబట్టి చూడండి డాట్ ను రివర్స్ చేయడానికి వస్తున్నట్లుగా ఉంటుంది ఈ విధంగా కూడా దీన్ని సూచించవచ్చు అది కూడా అది అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఈ చిత్రం 1 లో ఇది దీనిని గుర్తించినట్లయితే కరెంట్ ప్రవేశిస్తున్న దాన్ని గా గుర్తించండి మరియు ఇది కాబట్టి o ఇది కాబట్టి ఈ మార్గం వ్రాయవచ్చు గుర్తు పెట్టుకుంటే ఈ విధంగా చేయవచ్చు ఈ విధంగా గుర్తులను ఉంచవచ్చు కాబట్టి ఇది డాట్ కన్వెన్షన్ ఇప్పుడు తరువాతిది L1 కాయిల్1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L2 కాయిల్ 2 సెల్ఫ్ ఇండక్టెన్స్ మరియు మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఈ వైపు కరెంట్ i1 ఈ వైపు కరెంట్ i2 ఇవ్వబడుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది దీనిలో రెండు సందర్భాల్లో కరెంట్ ఇక్కడ ఉంది కానీ కన్వెన్షన్ లో కరెంట్ డాట్ లోకి ప్రవేశిస్తోంది మరియు ఈ కరెంట్ కూడా ఆ డాట్ లోకి ప్రవేశిస్తుంది రెండు కరెంట్ లు డాట్ లోకి ప్రవేశిస్తున్నాయి అంటే గుర్తు ఉంటుంది అందుకే v1 ను L1di1dtM di2dtఅని వ్రాయవచ్చు ఇది v1 అవుతుంది కాబట్టి v1 ను L1di1dt అని అప్పుడు వ్రాయబడింది కానీ ఈ i2 కారణంగా కొంత వోల్టేజ్ కాయిల్ 1 లో ప్రేరేపించబడింది కాబట్టి ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ M di2dt అదేవిధంగా v2 L2di1dtM di1dt అవుతుంది ఈ రెండిటినీ కలిపి సమీకరణం 1 గా పరిగణించండి కాబట్టి ఈ విధంగా వ్రాయవచ్చు ఇప్పుడు ఈ చుక్కల లో ఏదో ఒకదాని తర్వాత కొన్నింటిని మార్చినట్లయితే ఈ చుక్క ఇక్కడ ఉంటే లేదా నన్ను శుభ్రం చేయనివ్వండి లేదా ఈ డాట్ ఇక్కడ ఉంటే ఈ సందర్భంలో అక్కడ ఏమి జరుగుతుంది గుర్తు మారుతుంది ఉదాహరణకు ఈ డాట్ ఇక్కడ ఉంది ఇది లేదు అనుకుందాం కాబట్టి ఇది అవుతుంది నేను ఇలా చెప్పాను ఎందుకంటే డాట్ ఇక్కడ ఉంటే కరెంట్ వాస్తవానికి ఈ డాట్ను వదిలి వెళ్తుంది అంటే ఈ కరెంట్ ప్రవేశిస్తుంది మరియు మరొకటి వదిలి వెళుతుంటే గుర్తు తీసుకోవాలి ఆ సందర్భంలో అది అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు అవుతుంది అందువల్ల చుక్కలను రివర్స్ చేయడం లేదా కరెంట్ దిశను రివర్స్ లో పరిగణించడం వలన ఏదైనా వైండింగ్ లో వోల్టేజ్ సమీకరణం 1 లో పరస్పర పదాల గుర్తు ను మారుస్తుంది నేను ఆ డాట్ రివర్స్ చేస్తే ఆ కరెంట్ చుక్కను వదిలి వెళ్తుంది ఉదాహరణకు ఈ దిశ లకు బదులుగా కరెంట్ దిశ ఇలా ఉంది అని పరిగణించండి అంటే ఇది ఏమిటి ఇది కరెంటు డాట్ ను వదిలి వెళ్తుంది మరియు ఇది డాట్ లోకి ప్రవేశిస్తుంది చూడండి రెండు కరెంట్ లు డాట్లోకి ప్రవేశిస్తే అది గుర్తు అవుతుంది రెండు కరెంట్ లు ఆ బిందువును వదిలి వెళితే అది కూడా గుర్తు అవుతుంది ఒక కరెంట్ డాట్లోకి ప్రవేశించి డాట్ను వదిలి వెళితే అవి నెగిటివ్ సంకేతం అవుతుంది కాబట్టి ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు ఇవి రెండూ టైమ్ డొమైన్లో ఉన్నాయి ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ అని మనము పరిగణిస్తే రియాక్టన్స్ మ్యూచువల్ రియాక్టన్స్ L L గా ఉంటుంది కాబట్టి ఇది j M అవుతుంది మరియు ఇది కరెంట్ i1 ఇది i2 మరియు ఇది j L1 మరియు ఇది j L2 ఇది x L1 మరియు ఇది x L2 x L1 L1 x L2 L2 మరియు xM M అంటే మ్యూచువల్ రియాక్టన్స్ కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఇలా వ్రాస్తాము కొన్నిసార్లు x M M అని వ్రాస్తాము ఇది మ్యూచువల్ రియాక్టన్స్ మరియు ఇక్కడ ఇది x L1 L1 x L2 L2 మరియు ఈ x L1 కాయిల్ 1 యొక్క రియాక్టన్స్ x L2 కాయిల్ 2 యొక్క రియాక్టన్స్ మరియు j ఎందుకంటే ఇది ఇండక్టివ్ కాయిల్ మరియు j ఉంది ఎందుకంటే ఇది ఇండక్టివ్ కాయిల్ మరియు ఇది మ్యూచువల్ రియాక్టన్స్ కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంది ఇక్కడ ఫ్రీక్వెన్సీ డొమైన్లో అన్నీ సమస్యలు పరిష్కరించబడుతాయి కాబట్టి ఇప్పుడు ఈ కాయిల్ కారణంగా క్షమించండి ఈ కరెంట్ కారణంగా మ్యూచువల్ వోల్టేజ్ దీనిలో ప్రేరేపించబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో దీనిని i1 గా వ్రాయవచ్చు L1 ఉంది ఇది ఇండక్టర్ ఇది L1 లేదా L1 అని వ్రాయవచ్చు లేదా j ను ను ఉంచగలిగితే రియాక్టన్స్ j L1 అని వ్రాయవచ్చు ఇది కూడా jL2 ఇది కాయిల్ 1 యొక్క రియాక్టెన్స్ మరియు అందువల్ల వోల్టేజ్ ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది j M i2 మరియు j M i1 అవుతుంది ఈ కరెంట్ i2 కారణంగా వోల్టేజ్ ప్రేరేపిస్తుంది మరియు ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ M కాబట్టి ఇది j M గా ఉంటుంది మరియు ఇది jM అవుతుంది ఇది i1 అని పరిగణించబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నన్ను అలా ఉండనివ్వండి ఇది L1 కి బదులుగా నేను రియాక్టన్స్ చేస్తాను మరియు ఈ కరెంట్ i కాబట్టి ఇది వోల్టేజ్ ఇక్కడ కరెంట్ ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను ఇక్కడ ఈ సమీకరణంలో కూడా ఈ సమీకరణంలో కూడా అదే విషయం ఏమిటంటే ఈ దశలో d dt స్థానంలో j ని భర్తీ చేస్తాము అని గుర్తుంచుకోవాలి మరియు ఇది j L1i1 j M i2 గా మారుతుంది ఈ సమీకరణంలో d dt ని jద్వారా భర్తీ చేస్తే అదే విషయం లభిస్తుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ డొమైన్లోని ఆ ప్రకారం ఇతర కాయిల్లో వోల్టేజ్ను ప్రేరేపించే ధ్రువణత తీసుకోబడుతుంది d dtను j ద్వారా భర్తీ చేసి ఇక్కడ ఉంచినట్లయితే అప్పుడు ఇది L1 j i1 అవుతుంది అంటే ప్రాథమికంగా ఇది ఇక్కడ j కాబట్టి L1 i1 అవుతుంది ఇక్కడ కూడా అది j M i2అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ సమీకరణం వ్రాయబడినది ఇప్పుడు i1 ను సులభంగా వ్రాయవచ్చు i1 v1 ను j L1 j M తో భాగించి వ్రాయవచ్చును ఈ సమీకరణాన్నిv1 i1 jL1 j M i2 అని వ్రాయవచ్చు కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే సమీకరణాలు వ్రాయండి తరువాత వాటిని ఎలా పరిష్కరించాలో చూద్దాం ఉదాహరణకు v1 j L1 మరియు ఇది పరస్పర కలయిక కారణంగా వోల్టేజ్ ను ప్రేరేపిస్తుంది ఈ వోల్టేజ్ మూలం ఇక్కడ జోడించబడింది కాబట్టి jM i2 v1 ఇక్కడ k v l ను ఉంచండి ఇక్కడ kvl ను వర్తింపజేయండి తరువాత దాన్ని ఎలా పరిష్కరించాలో చూద్దాం కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ మరియు వోల్టేజ్ జెనరేటర్ కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఈ విధంగా భర్తీ చేయవచ్చు ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ని వోల్టేజ్ జెనరేటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది కొంత వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇప్పుడు 2 కాయిల్స్ సిరీస్లో ఉన్నాయి ఈ సందర్భంలో 2 కాయిల్స్ సిరీస్లో ఉంటే ఎలా కనిపిస్తుంది ఈ సందర్భంలో సమీకరణాన్ని ఎలా రాయాలి కరెంట్ I ఎందుకంటే ఈ 2 కాయిల్స్ సిరీస్ లో కనిపిస్తాయి ఇక్కడ ఈ 1 వ కాయిల్ డాట్ లో కరెంట్ డాట్ నుండి ప్రవేశిస్తుంది 2 వ కాయిల్లో కూడా అదే కరెంట్ i డాట్ నుండి ప్రవేశిస్తుంది అంటే గుర్తు ఉండాలి ఇది L1 వాటి యొక్క ఇండక్టెన్సెస్ కాబట్టి డాట్ నుండి ప్రవేశించే కరెంట్ i1 ఇదంతా ఒక కాయిల్ డాట్ ఇక్కడ గుర్తించబడింది కాబట్టి కరెంట్ డాట్ నుండి ప్రవేశిస్తోంది మరియు ఇది మరొక కాయిల్ డాట్ ఇక్కడ గుర్తించబడింది కాబట్టి కరెంట్ వాస్తవానికి 1 వ కాయిల్ యొక్క డాట్ నుండి ప్రవేశిస్తుంది అదే కరెంట్ 2 వ కాయిల్ యొక్క డాట్ నుండి ప్రవేశిస్తుంది కాబట్టి గుర్తు ఉండాలి కాబట్టి మొదట v వ్రాస్తే మొదట v L1 d I మరియు వాటి మధ్య పరస్పర ప్రేరకం M కాబట్టి vL1didtMdidt ఇప్పుడు సిరీస్ సర్క్యూట్లు కరెంట్ L2didtMdidt ఉంటుంది రెండు కాయిల్స్ ఉన్నందున పునరావృతం అవుతుంది రెండవసారి సర్క్యూట్ చూడండి ఒకసారి ఈ కాయిల్ కోసం వ్రాసేటప్పుడు అది ఉంటుంది ఈ కాయిల్ కారణంగా ఈ కాయిల్ కోసం M d i dt వస్తుంది మరియు ఈ కాయిల్ కారణంగా M d i dt ఇక్కడకి వస్తుంది కాబట్టి పునరావృతం అవుతుంది ఇందులో ఎటువంటి తప్పు చేయకూడదు అందుకే రెండుసార్లు అక్కడ ఉంది ప్రతి కాయిల్ను స్వతంత్రంగా పరిగణనలోకి తీసుకుంటే అది రెండుసార్లు ఉంటుంది మరియు అందుకే అక్కడ రెండుసార్లు ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ కాయిల్ కారణంగా అదే కరెంట్ ప్రవహిస్తున్నందు వల్ల వోల్టేజ్ M didt ప్రేరేపించబడుతుంది అదేవిధంగా ఈ కాయిల్ కారణంగా కరెంట్ i ప్రవహిస్తున్నందున కాయిల్ 2 లో M di dt వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది కాబట్టి అందుకే రెండుసార్లు వచ్చింది v L1L22Mdidtఇది టైమ్ డొమైన్ సర్క్యూట్ అదే విషయం జరుగుతుంది మరొక విషయం జరగవచ్చు అనుకుందాం దాన్ని శుభ్రం చేద్దాం అదే విషయం డాట్ ఇక్కడ లేదని పరిగణించండి నేను ఈ కాయిల్ యొక్క డాట్ ను ఇక్కడ ఉంచాను కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది నిజంగా ఈ డాట్లోకి కరెంట్ ప్రవేశిస్తుంది కానీ ఈ I డాట్ను వదిలి వెళ్తుంది ఇది అక్కడ లేదు డాట్ అక్కడ లేదు ఇక్కడ డాట్ ఉంది అని పరిగణించండి కాబట్టి ఒక కాయిల్లో కరెంట్ ప్రవేశిస్తుంది కానీ ఇతర కాయిల్ కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సంకేతం ఉండాలి అయితే దీనికి సంకేతం ఉండాలి అది గా ఉంటుంది ఇది M అవుతుంది క్షమించండి ఇది కాదు దాన్ని శుభ్రం చేస్తాను ఈ సంకేతం ఉంటుంది మరియు ఇది గుర్తు మాత్రమే ఉంటుంది డాట్ ఇక్కడ ఉంచడానికి బదులుగా ఇక్కడ డాట్ ఉంచండి ఎందుకంటే కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తుంది కరెంట్ వదిలి వెళ్తుంది అంటే ఆ సందర్భంలో కి బదులుగా ఉంటుంది అది అవుతుంది అప్పుడు L1 L2 2 M సాధారణంగా ఇది L1 L2 2 M అయి ఉండాలి ఎందుకంటే డాట్ ను ఇక్కడ పెడితే కరెంట్ ఈ విషయం అదే విధంగా జరిగితే అది డాట్ ఇక్కడ ఉంటుంది మరియు ఈ డాట్ లేదు మరియు ఈ డాట్ ఇక్కడ ఉంది ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది వాస్తవానికి కరెంట్ డాట్ను వదిలివెళ్తుంది కానీ ఈ కాయిల్ లో కరెంట్ మళ్ళీ డాట్ నుండి ప్రవేశిస్తే మళ్ళీ ఉంటుంది మళ్ళీ ఉంటుంది కాబట్టి దీని అర్థం ఈ సంకేతం అది ఒకసారి ప్రవేశించిన తర్వాత మరొకటి ప్రవేశిస్తే అది వదిలి వెళ్తుంది ఇప్పుడు అదేవిధంగా మరొకటి తీసుకుంటే డాట్ ఇక్కడ ఉందని మరియు డాట్ ఇక్కడ ఉందని పరిగణించండి ఈ డాట్ లేదు ఈ డాట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ చుక్కను వదిలివెళ్తుంది ఇక్కడ కూడా కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది రెండు కాయిల్స్ కరెంట్ చుక్కను వదిలివెళ్తుంది అలాంటప్పుడు ఈ సంకేతం ఉండాలి క్షమించండి ఈ ఒక్క సంకేతం ఇది ఒకటి మరియు ఈ సంకేతం ఉండాలి అందువల్ల కరెంట్ డాట్ లు రెండింటినీ వదిలివేస్తే లేదా డాట్ లు రెండింటి లోకి ప్రవేశిస్తే గుర్తు ఏదైనా కాయిల్ యొక్క కరెంట్ డాట్ లోకి ప్రవేశిస్తే మరొకటి డాట్ ను వదిలి వెళ్తే అది గుర్తు అవుతుంది కాబట్టి ఇది టైమ్ డొమైన్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ ను పరిగణిస్తే కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ j M అవుతుంది మరియు ఇది j L1 మరియు j L2 కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉంటే లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ వోల్టేజ్ జెనరేటర్ అని పిలవబడే సర్క్యూట్ నేను రెండుసార్లు చెప్పాను అది పునరావృతమవుతుంది కాబట్టి j L1 j M iమరియు j L2 మరియు j M i కాబట్టి ఇది పునరావృతమవుతుందని నేను చెప్పాను ఈ విధంగా ఫ్రీక్వెన్సీ డొమైన్లో సర్క్యూట్ను సూచిస్తుంది కాబట్టి దీని అర్థం ఇప్పుడు i తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఇక్కడ k v l ను వర్తింపచేస్తే కాబట్టి ఇక్కడ j L1 i1 j M i వ్రాయబడినది క్షమించండి j M i ఇది వోల్టేజ్ సోర్స్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ చేస్తే అది jL1i jMijL2ijMiv అవుతుంది కాబట్టి i ఏమిటో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది i యొక్క వోల్టేజ్ మూలం jMi మరియు jMi కాబట్టి ఇది ఇండక్టెన్స్ వోల్టేజ్ జనరేటర్ కాబట్టి ఈ విధంగా పరిగణించాలి కాబట్టి ఇదే నేను ఇక్కడ వ్రాశాను కాబట్టి చివరికి అది ivjL1L22M అవుతుంది ఇది మనము తీసుకున్న మార్గం మరియు అన్ని వెర్షన్లు ఎలా తీసుకోవాలో నేను చూపించాను ఒక కాయిల్పై ఉన్న డాట్ రివర్స్ చేస్తే పరస్పర పదం యొక్క గుర్తు మారుతుంది అనగా సమీకరణం 2 లో లేదా సమీకరణం 3 లో ఉంటుంది నేను ప్రతీది వివరిస్తాను సిరీస్లో అనుసంధానించబడిన 2 పరస్పరం కపుల్డ్ కాయిల్స్కు సమానమైన ఇండక్టెన్స్ L1L22M అవుతుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఏదయినా ఒక కాయిల్లో ఈ స్థానాన్ని మార్చండి ఇది L1L2 2M గా ఉంటుంది అంటే సాధారణంగా ఇది L1L22M అవుతుంది నికర ఇండక్టెన్స్ సానుకూలంగా ఉండాలి కాబట్టిL1L22M అవుతుంది ఇది సమీకరణం 6 అని పరిగణించండి ఈ విలువ 2 M ఉండాలి ఇప్పుడు రెండు కాయిల్స్ సమాంతరంగా ఉన్నప్పుడు ఈ రెండు కాయిల్స్ సమాంతరంగా ఉన్నాయని పరిగణించండి ఇది ఇప్పుడు సమాంతరంగా ఉంది ఇక్కడ ఇది ఏమి చేసాము కరెంట్ ఈ చక్రీయ ప్రవాహం i1 మరియు i2 గా తీసుకోబడింది కాబట్టి ఈ దిశలో ఇది i1 i2 ఇది ఇక్కడ గుర్తించబడింది మరియు ఇక్కడ కరెంట్ చక్రీయమైనది కాబట్టి ఇది కరెంట్ i2 అంటే i1 i2 డాట్ నుండి ప్రవేశిస్తుంది i2 కరెంట్ కూడా డాట్ నుండి ప్రవేశిస్తుంది ఇది కాయిల్ మరియు ఇది వాస్తవానికి ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇవి రెండు డాట్ లు మరియు ఇది మ్యూచువల్ రియాక్టన్స్ jM ఇది ఇక్కడ వ్రాయబడింది ఇది j L1 మరియు ఇది నేరుగా j L2 మిగిలినవి ఒకటే కాబట్టి రెండు కరెంట్ లు డాట్ నుండి ప్రవేశిస్తున్నప్పుడు i1 i2 డాట్ నుండి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఇది i1 దిశ ఇది i2 దిశ కాబట్టి ఫలితం i1 i2 ఈ దిశ లో తీసుకున్నారు కాబట్టి i1 i2 డాట్ నుండి ప్రవేశిస్తుంది i2 కూడా డాట్నుండి ప్రవేశిస్తుంది అంటే ఈ విధంగా డాట్ కన్వెన్షన్ ను తీసుకుంటాము అయితే సమీకరణం రాసేటప్పుడు గుర్తు వస్తుంది మరియు ఇది పరస్పర ఇండక్టెన్స్ M కాబట్టి ఈ విధంగా వ్రాస్తే ఇది ఈ సమీకరణం కాబట్టి అదే విధంగా మేము మ్యూచువల్ ఇండక్టెన్స్ వోల్టేజ్ జెనరేటర్ను ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంచుతున్నాము కాబట్టి i1 i2 ను చూపిస్తోంది j L1 ఇది j M i2 అవుతుంది కాబట్టి అక్కడ ఉంటుంది ఎందుకంటే i1 i 2 రెండూ డాట్ లోకి ప్రవేశిస్తాయి i1 i2 డాట్ లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ డాట్ తో పాటు ఇది సంకలితంగా ఉంటుంది డాట్ ను ఇక్కడి నుండి ఇక్కడికి మార్చుకున్నాము అని అనుకుందాండాట్ ను దిగువ ఉంచినట్లయితే ఇక్కడ ధ్రువణత మారుతుంది దాని గురించి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ i1 i2 కారణంగా ఇక్కడ వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది jM i1 i2 కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి అంటే రెండు మెష్ లు ఉన్నాయి కాబట్టి v i1 ఏమిటో v i1 ఏమిటో తెలుసుకోవడానికి ఏమి చేయవచ్చు కాబట్టి ఇక్కడ k v l ను వర్తింపజేయండి k v l ను వర్తింపజేయండి మరియు i1 మరియు i2 ల ను పరిష్కరించండి కాబట్టి నేను తుది పరిష్కారం ఇస్తాను కొంత సమయం ఆదా అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో పరిష్కరిస్తే అది i1 అవుతుంది ఇక్కడ ఇది I1 వాస్తవానికి ఇది పొరపాటున v i 1 ఉండాలి దీనిని పరిష్కరిస్తే అది j Zeq కోసం పరిష్కరిస్తే అది Zeq jL1 L2 2M గా లభిస్తుంది నేను దీనిని మునుపటి సర్క్యూట్ నుండి లభించిందని సూచిస్తున్నాను ఇక్కడ నుండి దీనిని ఉత్పన్నం చేద్దాం ఇక్కడ నుండి k v l ను వర్తింపజేయండి మరియు v i 1 కొరకు పరిష్కరించండి i1 లభిస్తుంది ఇప్పుడు మరియు M విలువ పాజిటివ్ గా లేదా నెగిటీవ్ గా వున్నా M2 ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇది L1 L2 2M కాబట్టి ఇందులో సమానమైన ఇండక్టెన్స్ L1 L2 2M అవుతుంది సమీకరణం 8 యొక్క హారం లో M యొక్క గుర్తు డాట్ ధ్రువణతతో మారుతుంది కానీ M2 విలువ పాజిటివ్ గా ఉన్నందున లవము మారదు అంటే డాట్ ను పరస్పరం మారిస్తే డాట్ ను పెడితే గుర్తు M యొక్క గుర్తు మారుతుంది అంటే ఈ సమీకరణం అంటే ఈ సమీకరణం అవుతుంది ఈ హారం కూడా అవుతుంది కాబట్టి డాట్ తీసుకున్నదానిని బట్టి పరిష్కరిస్తే అది ఇక్కడ అవుతుంది డాట్ ను మారిస్తే ఇది అవుతుంది అంటే ఈ M విలువ పాజిటివ్ గా లేదా నెగిటీవ్ గా ఉన్నప్పుడు అది ఇక్కడ మారుతుంది కానీ ఇక్కడ M 2 ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ వ్రాయబడినది కాబట్టి సమీకరణం 6 లో L1L22M అని రాశాము అంటే M మరియు ఇక్కడ సిరీస్ సర్క్యూట్ కోసం మొత్తం ఇండక్టర్ సిరీస్ సర్క్యూట్ L1L22M అని చూసాము మరియు L1L2 M 2 0 అయితే మొత్తం ఇండక్టెన్స్ పాజిటివ్ గా ఉండాలి ఇక్కడ L1L22M ను రూపొందించాము అది ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది పాజిటివ్ గా చేయడానికి L1L2 M 2 0 లేదా ఈ సమీకరణం నుండి ML1L22 మరియు ఈ సమీకరణం నుండి ML1L2 కాబట్టి ఇది అంఖ్యగణిత సగటు మరియు ఇది రేఖాగణిత సగటు కాబట్టి రేఖాగణిత సగటు ఎల్లప్పుడూ అంఖ్యగణిత సగటు కంటే తక్కువగా ఉంటుంది అంటే ఈ విలువ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవలసిన విలువ ఉదాహరణకు 3 మరియు 5 అని రెండు సంఖ్యలు ఉన్నాయని పరిగణించండి ఈ అంఖ్యగణిత సగటు 3524అవుతుంది కానీ దీనిన రేఖాగణిత సగటు తీసుకుంటే అది 3 5 ఆ విలువ √ 15 అవుతుంది కాబట్టి ఇది రేఖాగణిత సగటు ఈ విలువ 4 కన్నా తక్కువ కాబట్టి అవి సమానంగా ఉంటే తప్ప రేఖాగణిత సగటు అంఖ్యగణితసగటు కంటే తక్కువగా ఉంటుంది రెండూ ఒకేలా తీసుకుంటే 4 4 అప్పుడు రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి దీని అర్థం సమీకరణం 10 నుండి మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క విలువ L1 మరియు L2 యొక్క అంకగణిత సగటు కంటే తక్కువగా ఉండాలని పేర్కొంది అయితే సమీకరణం 11 నుండి మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క విలువ L1 మరియు L2 యొక్క రేఖాగణిత సగటు కంటే తక్కువగా ఉండాలని పేర్కొంది కానీ L1 మరియు L2 యొక్క రేఖాగణిత సగటు L1 మరియు L2యొక్క అంఖ్యగణిత సగటు కంటే తక్కువ అవి సమానంగా లేకపోతే ఉదాహరణకి అంటేL1L2L1L22 కాబట్టి నా ఉద్దేశ్యం L1 L2 అయితే మాత్రమే అవి సమానంగా ఉంటాయి లేకపోతే అది తక్కువగా ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క గరిష్ట విలువను M max L1L2 గా పరిగణించవచ్చు కానీ L1L22 కాదు అందువల్ల సమీకరణం 11 నుండి ML1L21 అని నిర్వచించాము ఇది సమీకరణం 13 అని పరిగణించండి కాబట్టి K అనే పదాన్ని K ML1L2 అని మేము నిర్వచించాము దీనిని కప్లింగ్ గుణకం అంటారు K విలువ 0 మరియు 1 మధ్య ఉంటుంది K 1 యొక్క భౌతిక అర్ధం ఏమిటంటే ఒక కాయిల్లో కరెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే మొత్తం ఫ్లక్స్ మరొక దానితో కలుపుతుంది కాబట్టి అది K 1 అయితే ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ లో K 1 మరియు ఎయిర్ కోర్ కాయిల్ లో K 1 గా ఉంటుందిఈ విలువ చాలా చిన్నది ధన్యవాదాలు